మునుపటి ఉపన్యాసాలలో మనం IoT మరియు IIoT యొక్క అనువర్తనాలను వివిధ ఆహారం మరియు వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ మరియు వంటిఅనువర్తన డొమైన్లు చూశాము మనం మరింత కొనసాగించబోతున్నాము మరియు విద్యుత్ రంగాలలో IoT మరియు IIoT యొక్క వివిధ ఇతర అనువర్తనాలు విద్యుత్ ప్లాంట్లలో మరింత ప్రత్యేకంగా చూడబోతున్నాము మనం IIoT గురించి మాట్లాడేటప్పుడు ఒక రీక్యాప్ వలె ప్రాథమికంగా ఇది తయారీ లేదా విద్యుత్ రంగంలో సంప్రదాయ ఆపరేషన్ టెక్నాలజీతో సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఏకీకరణ కాబట్టి IT OT కన్వర్జెన్స్ అంటే IIoT యొక్క లక్షణం ఇక్కడ కూడా విద్యుత్ ప్లాంట్లో మనం ఇదే విషయాన్ని అనుభవించబోతున్నాం విద్యుత్ రంగంలో ఐయోటి పరిష్కారాలను అవలంబించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను పరిశీలిద్దాం ప్రాథమికంగా మనం మరోసారి IIoT గురించి మాట్లాడుతున్నప్పుడు మనం స్మార్ట్ పరికరాల గురించి సెన్సార్ అమర్చిన పరికరాలు యాక్యుయేటర్ అమర్చినవి మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ స్మార్ట్ పరికరాలు వాటి మధ్య అంతర్గతంగా కనెక్టివిటీని కలిగి ఉంటాయి మరియు ఈ ప్రతి పరికరాల మధ్య ఈ ప్రతి పరికరాల మధ్య బాహ్య ప్రపంచానికి అంతర్గత నెట్వర్క్ ప్రాథమికంగా ఏమి జరుగుతుందంటే ఈ విద్యుత్ రంగం IIoT ప్రారంభించబడిన పరికరాల నుండి విద్యుత్ ప్లాంట్ల విషయంలో ఈ IIoT ప్రారంభించబడిన పరికరాల నుండి డేటా సేకరించబడుతుంది మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న శ్రామికశక్తి మరియు మొదలైనవ కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ డేటా మరింత విశ్లేషణ కోసం పంపబడుతుంది తప్పనిసరిగా జరగబోయేది ఏమిటంటే మనకు రిమోట్ పర్యవేక్షణ మరియు రిమోట్ కంట్రోల్ కూడా ఉండవచ్చు ఇది చాలా ముఖ్యం రిమోట్ పర్యవేక్షణ మంచిది కానీ ఈ విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న వివిధ పరికరాల యొక్క వివిధ యంత్రాల రిమోట్ కంట్రోల్ చాలా ముఖ్యం తప్పనిసరిగా ఈ విభిన్న స్మార్ట్ పవర్ పరికరాల నుండి ఏమి జరుగుతుందో వాటిలో పొందుపరిచిన సెన్సార్లు వివిధ రకాలైన డేటాను వాటి ఆరోగ్యం గురించి డేటా ఉష్ణోగ్రత గురించి డేటా ఆపరేటింగ్ కండిషన్ మొదలైన వాటిని సేకరించబోతున్నాయి ఈ డేటా నెట్వర్క్ కనెక్ట్ చేయబడిన సిస్టమ్ ద్వారా మరింత ప్రాసెసింగ్ కోసం క్లౌడ్కు పంపబడుతుంది క్లౌడ్ వద్ద రిమోట్ ఎండ్లోని డేటాను విశ్లేషించడానికి వివిధ మెషీన్ లెర్నింగ్ అల్గోరిథంలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథంలు మరియు మొదలైనవి ఉపయోగించవచ్చు విద్యుత్ రంగంలో IIoT వాడకం వల్ల విభిన్న ప్రయోజనాలను పరిశీలిద్దాం మనం విద్యుత్ రంగంలో IoT మరియు IIoT ల యొక్క ప్రయోజనాలు లేదా విలీనం లేదా లక్షణాల గురించి మాట్లాడుతుంటే ఇది జరుగుతుంది మనం ఈ విభిన్న ప్రయోజనాలను పొందబోతున్నాము తుది వినియోగదారుల యొక్క చురుకైన భాగస్వామ్యం యొక్క ప్రయోజనాన్ని మనం పొందబోతున్నాము మరియు ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా విద్యుత్ రంగంలో మనం వేర్వేరు మోటార్లు వంటి ట్రాన్స్ఫార్మర్ యంత్రాలు వంటి ఈ విభిన్న యంత్రాల గురించి మాట్లాడుతున్నాము వేర్వేరు మోటార్లు మొదలైనవి మరియు ప్రాథమికంగా కలిసి కనెక్ట్ అయ్యే వివిధ ఇతర విద్యుత్ వ్యవస్థల యంత్రాలు ఉండవచ్చు ఈ యంత్రాలు ప్రధమంగా ఈ వేర్వేరు యంత్రాల మధ్య కనెక్టివిటీ అన్ని విద్యుత్ ప్లాంట్లలో సాంప్రదాయకంగా ఉన్న శక్తి లేదా విద్యుత్ ప్రసారానికి సహాయపడుతుంది అన్ని సాంప్రదాయ విద్యుత్ ప్లాంట్లు శక్తిని ప్రసారం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వేర్వేరు గ్రిడ్లు మైక్రో గ్రిడ్ల ద్వారా ఉత్పత్తి పాయింట్ నుండి అంతిమ వినియోగదారుల పరికరాలుకు స్టేషన్ సబ్స్టేషన్లు మరియు అంతిమ వినియోగదారుల గృహాలు మరియు కార్యాలయాలకు శక్తి ప్రసారం కావచ్చు ఈ కనెక్టివిటీ అంతా సాంప్రదాయ విద్యుత్ ప్లాంట్లో విద్యుత్ ప్రసారానికి సహాయపడుతుంది IIoT తో పాటు సమాచార సాంకేతికత సమాచార మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేదా IoT ను ఏకీకృతం చేయడం కూడా సాధ్యమే ఇది ప్రాథమికంగా ఈ విద్యుత్ యంత్రాల మధ్య జరిగే 2 రకాల సమాచార మార్పిడికి సహాయపడుతుంది ఒక కమ్యూనికేషన్ విద్యుత్ ప్రసారం మరియు రెండవ రూపమైన కమ్యూనికేషన్ ప్రాథమికంగా విద్యుత్ ప్లాంట్లలో ఈ విభిన్న విద్యుత్ యంత్రాల నుండి సేకరించిన సమాచార ప్రసారం ఇక్కడ 2 రకాల కమ్యూనికేషన్ జరగబోతోంది ఐటి ఐసిటి మరియు ఐఒటి విలీనం తప్పనిసరిగా ఇళ్ళు మరియు కార్యాలయాలలోని తుది వినియోగదారులకు మొత్తం ప్రక్రియలో చురుకుగా పాల్గొనడానికి సహాయపడుతుంది విద్యుత్తు యొక్క నిష్క్రియాత్మక గ్రహీతలు లేదా ఉత్పత్తి చేయబడిన శక్తి మాత్రమే కాదు కానీ వారు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనేవారు కావచ్చు తద్వారా చాలా విషయాలు సాధించవచ్చు ఏమిటి ఆ చాలా విషయాలు మొదట మెరుగైన లేదా అనుకూలీకరించిన సేవలను వినియోగదారులు ఆస్వాదించవచ్చు వినియోగదారులు ఆన్ డిమాండ్లో వివిధ రకాలైన శక్తిని ఆస్వాదించవచ్చు అలాంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి సాంప్రదాయ డిమాండ్ గ్రిడ్తో IT ICT మరియు IOT ను ఏకీకృతం చేయడం ద్వారా ఆన్లైన్ డిమాండ్ షెడ్యూలింగ్ను కలిగి ఉండటం కూడా సాధ్యమే ఆన్లైన్ డిమాండ్ షెడ్యూలింగ్ అంటే మనక ఇంట్లో మనకు వేర్వేరు ఉపకరణాలు ఉన్నాయని అనుకుందాం ఆన్లైన్ డిమాండ్ షెడ్యూలింగ్ ద్వారా ఈ పరికరాలలో కొన్ని రోజులోని కొంత సమయం లో స్వయంప్రతిపత్తితో పనిచేయడం సాధ్యమవుతుంది మరియు రోజులోని కొంత సమయం లో మానవ జోక్యం లేకుండా ఇతర పరికరాలను ఆపరేట్ చేయవచ్చు రోజులోని కొంత సమయం లో ఉన్న డిమాండ్లు వ్యక్తిగత కస్టమర్ల నుండి మారతాయి మరియు సమగ్రంగా అలాగే మనం వినియోగదారులందరినీ మైక్రో గ్రిడ్లు మరియు పవర్ గ్రిడ్లపై డిమాండ్ను సమగ్రంగా తీసుకున్నప్పుడు అది రోజంతా కాలక్రమేణా మారుతూ ఉంటుంది సాంప్రదాయ పవర్ గ్రిడ్తో IT IoT మరియు ICTల ను ఏకీకృతం చేయడం ద్వారా ఆన్లైన్ డిమాండ్ షెడ్యూలింగ్ సాధ్యమవుతుంది ఇతర అవకాశాలు ఏమిటంటే బ్లాక్ అవుట్ నివారణ అని చెప్పనివ్వండి స్వీయ వైద్యం వ్యవస్థను కలిగి ఉండటం సాధ్యమే అంటే వ్యవస్థలో కొంత భాగం పనిచేయకపోతే ఆ వ్యవస్థ యొక్క ఇతర భాగాలు మానవ ప్రమేయం లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు ఇది స్వీయ వైద్యం మనం స్మార్ట్ IIoT ఎనేబుల్డ్ పవర్ సిస్టమ్లో కూడా ఉండవచ్చు మనకు ఆటోమేటెడ్ ఫాల్ట్ డిటెక్షన్ కూడా ఉండవచ్చు మరియు ఫాల్ట్ నివారణ అనేది ఇక్కడ స్వయం వైద్యం ద్వారా సంగ్రహించబడింది వోల్టేజ్ స్థిరీకరణను వోల్టేజ్ డిప్స్ మరియు సర్జెస్ యొక్క శ్రద్ధ వహించే రూపంలో మరియు వాటి నివారణ కూడా చేయవచ్చు ఇది హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు లో మరియు విద్యుత్ వాహనాలు లో ప్లగ్ ఇంటిగ్రేట్ వ్యవస్థలు వారి కనెక్ట్ వ్యవస్థలు కూడా సాధ్యమే ప్రాథమికంగా ఒక స్వీయ వృద్ది చేయబడిన విధానం కలిగి ఉండే అవకాశం కూడా ఉంది స్వీయ ఆప్టిమైజ్ అంటే కాలక్రమేణా ఏదైనా మెరుగుపరచగలిగితే ఈ విభిన్న శక్తి యంత్రాలతో అనుసంధానించబడిన సెన్సార్ల నుండి సేకరించిన డేటా ఆధారంగా కార్యకలాపాలను మెరుగుపరచడం కొంతకాలం ఆ డేటా యొక్క విశ్లేషణ యంత్రాల ప్రక్రియల యొక్క ఆప్టిమైజేషన్కు సహాయపడుతుంది మరియు స్వీయ ఆప్టిమైజేషన్ కూడా సాధ్యమే శక్తి వ్యవస్థతో IIoT యొక్క ఏకీకరణ నుండి చాలా విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం మరింత చూద్దాం మరియు విద్యుత్ ప్లాంట్లో IIoT యొక్క విభిన్న డ్రైవర్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ డ్రైవర్లు ఏమిటి సాంప్రదాయ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ మరియు వాటి ఇంటిగ్రేషన్ కనెక్టివిటీ విద్యుత్తును ప్రసారం చేయడమే కాకుండా ఈ వేర్వేరు భాగాల మధ్య విద్యుత్ ప్లాంట్లో సమాచారాన్ని ప్రసారం చేయడానికి మరియు బాహ్యంగా ఈ విభిన్న భాగాల నుండి బాహ్య ప్రపంచానికి ప్రసారం చేయడాన్ని మనం చూశాము IIoT ప్రారంభించబడిన విద్యుత్ వ్యవస్థలో ఇది ప్రాథమికంగా కనిపిస్తుంది అవి భిన్నంగా ఉన్నాయి ఈ కనెక్టివిటీకి మనకు తక్కువ ఖర్చుతో కూడిన శక్తివంతమైన చిప్స్ వై ఫై కెమెరాలు సెన్సార్లు వేరే ఇతర సెన్సార్లు యాక్సిలెరోమీటర్లు మొదలైనవి అవసరం ఇవి డ్రైవర్లుగా పనిచేసే తుది పరికరాలు వంటివి వీటిని ఉపయోగించవచ్చు మనకు ఐపి 3 జి 4 జి 5 జి టెక్నాలజీల వాడకం రూపంలో ప్రామాణీకరణ ఉంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ యొక్క ప్రామాణీకరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం క్లౌడ్ కంప్యూటింగ్ మొదలైనవి మరియు వేర్వేరు పొరలను సమర్ధించే మొత్తం ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ను కలిగి ఉండటం ఈ AI మరియు ML మద్దతు ఉన్న అనువర్తనాలు లేదా స్వతంత్ర ఇతర అనువర్తనాలు కావచ్చు మరియు ఆ తరువాత మనకు అప్లికేషన్ లేయర్ దిగువన క్లౌడ్ లేయర్ ఉంటుంది మనకు పొగమంచు పొర ఉండవచ్చు మనకు చాలా దిగువన పరికరాల పొర ఫీల్డ్ లేయర్ మరియు మొదలైనవి ఉండవచ్చు ఈ విభిన్న పొరలన్నీ సాధ్యమే స్మార్ట్ గ్రిడ్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం సాంప్రదాయ విద్యుత్ ప్లాంట్తో IIoT ను ఏకీకృతం చేయడం ద్వారా సంభవించే స్మార్ట్ గ్రిడ్లో ఇది జరగబోతోంది మనం సాధారణంగా 3 లేయర్డ్ ఆర్కిటెక్చర్ వంటి లేయర్డ్ ఆర్కిటెక్చర్ను కలిగి ఉండబోతున్నాము ఇక్కడ దిగువ పొరలో మనం ఈ సెన్సింగ్ కలిగి ఉంటాము ఇది మన సెన్సింగ్ లేదా పర్సెప్షన్ లేయర్ అవుతుంది ఈ పొరలో విభిన్న సెన్సార్లు RFID లు కెమెరాలు ఆడియో పరికరాలు మరియు మరెన్నో ఉంటాయి ఈ సెన్సార్ ఎనేబుల్ చేసిన యంత్రాల నుండి సేకరించిన డేటా వివిధ రకాల గేట్వేల ద్వారా వెళ్ళబోతోంది కొన్ని గేట్వేలు సంస్థ అవసరాన్ని చూసుకుంటాయి ఎంటర్ప్రైజ్ గేట్వే మనకు సాధారణ యాక్సెస్ గేట్వేలు ఉండవచ్చు ఇంటి కస్టమర్ల కోసం హోమ్ గేట్వేలను కలిగి ఉండవచ్చు మనకు అన్ని రకాల కమ్యూనికేషన్లు ఉన్నాయి ఇది ప్రాథమికంగా మనకు ఉన్న గేట్వేలు ఈ గేట్వేల ద్వారా డేటా నెట్వర్క్ లేయర్కు పంపబడుతుంది నెట్వర్క్ లేయర్ నెట్వర్క్ పొరలో మనం వైర్లెస్ నెట్వర్క్లు మొబైల్ నెట్వర్క్లు శాటిలైట్ నెట్వర్క్లు మరియు మనం ఆలోచించగలిగే ఇతర రకాల నెట్వర్క్ వంటి విభిన్న నెట్వర్క్ టెక్నాలజీలను కలిగి ఉండబోతున్నాము చివరకు ఈ పొర నుండి ఈ డేటా అప్లికేషన్ లేయర్కు వెళ్తుంది స్మార్ట్ ఆఫీసులు స్మార్ట్ హోమ్స్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం అప్లికేషన్లు ఎలక్ట్రిక్ వాహనాల ప్లగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ప్లగ్ మొదలైన వాటికి వివిధ అనువర్తనాలకు మద్దతు ఇవ్వడం స్మార్ట్ ట్రాన్స్మిషన్ కోసం అప్లికేషన్లు మరియు వాటి మధ్య మరియు ఈ క్లౌడ్ మరియు ఫాగ్ అమలులను కలిగి ఉండవచ్చు ఫాగ్ అమలు ఈ సెన్సింగ్కు దగ్గరగా చేయవచ్చు ఫాగ్ అమలు ఇక్కడ జరుగుతుంది క్లౌడ్ ప్రాథమికంగా అప్లికేషన్ లేయర్ క్రింద అమలు చేయవచ్చు IIoT ఎనేబుల్ చేసిన ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్ ఎలా ఉంటుంది మరియు ఇది మన స్మార్ట్ గ్రిడ్ ఈ వేర్వేరు డ్రైవర్లు మనం మాట్లాడినవి మరియు తరువాత డిజిటల్ పవర్ ప్లాంట్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుదాం డిజిటల్ పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది అందువల్ల ఈ పరికరాల ఆటోమేషన్ వాటి మధ్య కనెక్టివిటీ మొత్తంగా సామర్థ్యాన్ని పెంచడం మానవ వనరుల ప్రమేయాన్ని తగ్గించడం మానవశక్తి మొదలైన వాటికి సహాయపడే స్మార్ట్ గ్రిడ్లను కలిగి ఉండగలము ఈ సామర్థ్యం మొత్తం మెరుగుదల డిజిటల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సాధించ గలo తగ్గిన మానవ వనరుల గురించి మనం మాట్లాడుతున్నందున ఖర్చు తగ్గింపు జరుగుతుంది స్వయంచాలక పరికరాలు అమర్చబడతాయి మరియు మనం మానవశక్తిని తగ్గించవచ్చు తత్ఫలితంగా వేతనాలు ఖర్చు తగ్గించవచ్చు మరియు మొదలైనవి విలీనం చేయబడతాయి మరియు ఇంధన నిర్వహణను కూడా తగ్గించవచ్చు విద్యుత్ ప్లాంట్తో డిజిటల్ టెక్నాలజీని చేర్చడం ద్వారా ఈ విభిన్న తగ్గింపులు చేయవచ్చు ఇతర లక్షణాలు వివిధ టర్బైన్లు విండ్ టర్బైన్లు రిమోట్ పర్యవేక్షణ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి ఈ మెరుగైన పనితీరు అంటే రిమోట్ కంట్రోల్ రిమోట్ పర్యవేక్షణ సాధ్యమే మరియు శక్తి డిమాండ్లను కూడా తగ్గిస్తుంది ఇది ప్రాథమికంగా వినియోగదారులను నిజ సమయంలో శక్తిని సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఇవి డిజిటల్ విద్యుత్ ప్లాంట్ల యొక్క విభిన్న ప్రయోజనాలు నిర్మాణపరంగా ఇవి IIoT ప్రారంభించబడిన విద్యుత్ ప్లాంట్ యొక్క విభిన్న భాగాలు మనకు ఈ విభిన్న భాగాల అంచు పరికరాలు హబ్లు మరియు గేట్వేలు ఉంటాయి అప్పుడు మనకు క్లౌడ్ మొదలైన రూపంలో నిల్వ ఉంటుంది ఆపై డేటా విశ్లేషణల విశ్లేషణ క్లౌడ్ వద్ద ఉండవచ్చు ఆపై సంబంధిత చర్యలు కొంత రకమైన అభిప్రాయ నియంత్రణను పంపవలసి ఉంటుంది కావలసిన యంత్రంలోని కొన్ని భాగాలను నియంత్రించడానికి ఫీడ్బ్యాక్ సిగ్నల్ యంత్రాలకు పంపవలసి ఉంటుంది స్మార్ట్ పవర్ ప్లాంట్ యొక్క నిర్మాణంలో ఇవి వేర్వేరు భాగాలు IIoT మెచ్యూరిటీ మోడల్ విద్యుత్ రంగంలో ఈ విభిన్న పొరల ద్వారా వెళ్ళింది ఇది పర్యవేక్షణతో మొదలవుతుంది పర్యవేక్షణ చాలా సులభం ఎందుకంటే మనకు కనెక్ట్ చేయబడిన సెన్సార్లు యాక్యుయేటర్లు ఉంటే ఈ పర్యవేక్షణ సాధ్యమవుతుంది నియంత్రణ కోసం మీరు యాక్యుయేటర్ల సహాయం తీసుకోవాలి మరియు నియంత్రణ కోసం ప్రాథమికంగా మనం సిగ్నల్ పంపాలి ఫీడ్బ్యాక్ సిగ్నల్ తిరిగి యంత్రానికి లేదా యంత్రంలోని ఒక భాగం కు పంపవచ్చు పర్యవేక్షించడం నియంత్రించడం ఇవన్నీ IIoT యొక్క ఏకీకరణ మరియు కాలక్రమేణా ఆప్టిమైజేషన్ ద్వారా స్వీకరించబడిన డేటాను ఉపయోగించడం లేదా విశ్లేషించడం ద్వారా సాధ్యమవుతాయి పరికర స్థాయి సిస్టమ్ స్థాయి అప్లికేషన్ స్థాయి మరియు అన్ని విధాలుగా స్వయంప్రతిపత్తి సాధించవచ్చు అన్ని స్థాయిల స్వయంప్రతిపత్తి సాధ్యమవుతుంది కాబట్టి ఇది ఈ IIoT మెచ్యూరిటీ మోడల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పరంగా స్మార్ట్ గ్రిడ్ లేదా స్మార్ట్ పవర్ ప్లాంట్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రధానమైనది కావున కమ్యూనికేషన్ నెట్వర్క్లో వేర్వేరు భాగాలు ఉంటాయి ఇవి ఈ విభిన్న భాగాలలో కొన్ని ఇది బాగా తెలిసినవి హోమ్ ఏరియా నెట్వర్క్ ఇది ప్రాథమికంగా ఇంట్లో IoT పరికరాలు మరియు జిగ్బీ 6LowPan వంటి కమ్యూనికేషన్ టెక్నాలజీల కోసం మరియు తరచూ ఉపయోగించబడుతున్నాయి మరియు ఇవి ఈ విభిన్న ప్రమాణాలు మరియు సాంకేతికతలు మనం ఇప్పటికే ఒక IoT పై పరిచయం ఉపన్యాసం లో వివరంగా చర్చించాము ఇది మనం ఇప్పటికే చర్చించిన విషయం హోమ్ ఏరియా నెట్వర్క్ తరువాత మనకు ఇది ఎప్పటికీ పొరుగు ప్రాంత నెట్వర్క్ను కలిగి ఉంటుంది దీనిని NAN అని కూడా పిలుస్తారు మరియు ఈ ప్రత్యేక నెట్వర్క్ ప్రాథమికంగా పంపిణీ డొమైన్ యొక్క నెట్వర్కింగ్లో పంపిణీ డొమైన్ గురించి మాట్లాడుతుంది స్మార్ట్ పరికరాల నుండి సేకరించిన డేటా తరువాత పొరుగు ప్రాంత నెట్వర్క్లోని గేట్వేలకు పంపబడుతుంది పొరుగు ప్రాంత నెట్వర్క్ ప్రాథమికంగా పంపిణీ వ్యవస్థకు సంబంధించినది ప్రాథమికంగా ఈ స్మార్ట్ పరికరాలు డేటాను గేట్వేకి పంపబోతున్నాయి మరియు ఇది ప్రాథమికంగా పొరుగు ప్రాంత నెట్వర్క్ యొక్క పరిధి ఫీల్డ్ ఏరియా నెట్వర్క్ను FAN అని కూడా పిలుస్తారు ఇది ప్రాథమికంగా పంపిణీ డొమైన్ నెట్వర్క్లకు సంబంధించినది అయితే ఇక్కడ ఇది కంట్రోలర్లు రెగ్యులేటర్లు డేటా కలెక్టర్లు మొదలైన వాటి యొక్క కనెక్టివిటీని కలిగి ఉంటుంది మరియు సాధారణంగా వైమాక్స్ 3 జి 4 జి వంటి వైడ్ ఏరియా వైర్లెస్ టెక్నాలజీలను కలిగి ఉంటుంది మరియు వైర్డు ఈథర్నెట్ కూడా ఉపయోగించబడుతుంది సాంప్రదాయ నెట్వర్క్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్లో ఈ సాంప్రదాయ వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంది ఇవి స్మార్ట్ పవర్ ప్లాంట్లో ఎదురయ్యే ఈ విభిన్న కమ్యూనికేషన్ నెట్వర్క్లు మనం స్మార్ట్ గ్రిడ్ గురించి మాట్లాడుతుంటే విద్యుత్ ప్రవాహం ఉంది అది సాంప్రదాయంగా ఉంది ఇది ఇప్పటికే ఉంది శక్తి ప్రవాహం జనరేషన్ స్టేషన్ నుండి పంపిణీ మరియు వినియోగ యూనిట్లకు ప్రసారం ద్వారా శక్తి ఇలా ప్రవహిస్తుంది పవర్ సిస్టమ్ ప్రాథమికంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ఆపై విద్యుతు వోల్టులను పెంచు ట్రాన్స్ఫార్మర్ గేట్వే ద్వారా శక్తిని పంపడం ఇది శక్తి వ్యవస్థ మరియు మూడవ భాగం ప్రాథమికంగా ఈ సమాచార ప్రవాహం వైడ్ ఏరియా నెట్వర్క్ పొరుగు ప్రాంత నెట్వర్క్ మరియు హోమ్ ఏరియా నెట్వర్క్ ద్వారా జరుగుతుంది స్మార్ట్ పవర్ సిస్టమ్లోని స్మార్ట్ గ్రిడ్ యొక్క ఈ 3 విభిన్న భాగాలు ఇవి సమాచార ప్రవాహం విద్యుత్ ప్రవాహం మరియు శక్తి వ్యవస్థ కలిసి స్మార్ట్ గ్రిడ్ను అందించడానికి సమగ్రంగా పనిచేస్తాయి విద్యుత్ ప్లాంట్లలో IIoT అమలు కోసం డిజిటల్ కవలలు సరఫరా గొలుసు నిర్వహణ స్మార్ట్ పంపింగ్ వంటి విభిన్న సాంకేతికతలు ఉన్నాయి అప్పుడు స్మార్ట్ బాయిలర్లు స్మార్ట్ వాటర్ మానిటరింగ్ మరియు మొదలైనవి ఈ వివిధ రకాలైన అనువర్తనాలన్నీ తరచుగా ఉపయోగించబడతాయి స్మార్ట్ మీటరింగ్ బిల్డింగ్ ఆటోమేషన్ కోసం భావనలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి స్మార్ట్ మీటరింగ్ ముఖ్యంగా నేను ఈ స్మార్ట్ మీటరింగ్ను నొక్కిచెప్పాలనుకుంటున్నాను ప్రాథమికంగా స్మార్ట్ గ్రిడ్ యొక్క ముఖ్యమైన అంశం ఇక్కడ కార్యకలాపాలు రిమోట్గా నిర్వహించబడుతున్నందున కార్యాచరణ వ్యయాన్ని తగ్గించడానికి IoT ఉపయోగించబడుతుంది ఇది ప్రాథమికంగా శక్తి నష్టం మరియు శక్తి యొక్క వాంఛనీయ వినియోగం యొక్క అవకాశాలను తగ్గిస్తుంది శక్తి నష్టాన్ని తగ్గించడం ప్రాథమికంగా స్మార్ట్ మీటరింగ్ భావన ద్వారా సాధించబడుతుంది స్మార్ట్ మీటర్ల విస్తరణ ప్రాథమికంగా భారతదేశంలో మన దేశమంతటా జరిగింది దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి మరియు ముఖ్యంగా ఇతర దేశాలలో కూడా స్మార్ట్ మీటర్లు బిల్డింగ్ ఆటోమేషన్ స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఆఫీసులు మొదలైన వాటి దగ్గర చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి ప్రాథమికంగా మనం భవనం యొక్క స్థితిని రిమోట్గా పర్యవేక్షించాలనుకుంటున్నారు స్మార్ట్ భవనంలో ఎలివేటర్లు లైటింగ్ సిస్టమ్స్ ఇతర ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మొదలైన వాటికి అమర్చబడే సెన్సార్లు ఉంటాయి మరియు అవన్నీ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించబడి పర్యవేక్షించబడతాయి SCADA ఆధారిత నియంత్రణ పర్యవేక్షక నియంత్రణ పర్యవేక్షక డేటా సేకరణ SCADA ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇప్పుడు రియాలిటీ డేటాను ప్రాసెస్ చేయడానికి SCADA సాఫ్ట్వేర్ ఉపయోగించబడుతుంది లేదా అమలు చేయబడుతుంది అప్పుడు వినియోగదారులు వేర్వేరు నిర్ణయాలు తీసుకోవడానికి డేటాను విశ్లేషిస్తారు మరియు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఆటోమేట్ చేయవచ్చు నిర్ణయం తీసుకోవడం స్వయంచాలకంగా చేయడానికి వివిధ నియమాలను అమలు చేయవచ్చు మరియు వ్యవస్థ పూర్తిగా స్వయంప్రతిపత్తి చేయవచ్చు AMI లు అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది ప్రాథమికంగా మొత్తం మౌలిక సదుపాయాలు స్మార్ట్ మీటర్లు కమ్యూనికేషన్ నెట్వర్క్లు మొదలైనవి కలిగి ఉంటుంది స్మార్ట్ మీటర్లు శక్తి సేకరణలో సహాయపడతాయి ఇంధన సరఫరా గురించి సమాచారం సేకరించడం నీటి సరఫరా మొదలైనవి మనం ఏ పంపిణీ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది మనం సాంప్రదాయ శక్తి పంపిణీ గురించి మాట్లాడుతుంటే వాటిలో మీటర్లు గురించి మాట్లాడాలి అది నీటి రంగం నీటి పంపిణీ నెట్వర్క్ గురించి మాట్లాడుతుంటే అది స్మార్ట్ ఎనర్జీ మీటర్ అప్పుడు మనం స్మార్ట్ వాటర్ మీటర్ గురించి మాట్లాడుతున్నాం ఆ AMI లతో సంబంధం లేకుండా మరియు ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు ఈ ప్రత్యేక భావన అమలుకు ప్రధానమైనవి పవర్ నెట్వర్క్ స్థిర రేడియో ఫ్రీక్వెన్సీపై కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ ఈ మీటరింగ్ మౌలిక సదుపాయాల కనెక్టివిటీ కోసం ఉపయోగించే ఈ కమ్యూనికేషన్ మాధ్యమాలలో కొన్ని స్మార్ట్ మీటర్ డేటా సముపార్జన వ్యవస్థ ఇది ప్రాథమికంగా MDAS MDAS ప్రాథమికంగా స్మార్ట్ మీటర్ల నుండి డేటాను సేకరించడంలో సహాయపడుతుంది మరియు MDMS అయిన మీటర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ MDMS ప్రాథమికంగా ఈ స్మార్ట్ మీటర్ల నుండి సేకరించిన డేటాను విశ్లేషించడంలో సహాయపడుతుంది విద్యుత్ రంగంలో IIoT విద్యుత్ రంగాలలోనే కాకుండా ఉత్పాదక కేంద్రం నుండి ప్రారంభమయ్యే వివిధ భాగాలలో కూడా వినియోగ కేంద్రం IIoT అమలు ప్రక్రియలను వ్యవస్థలను మొత్తం స్మార్ట్గా మార్చడంలో సహాయపడుతుంది సమర్థవంతమైన పవర్ గ్రిడ్ వ్యవస్థ సెన్సార్ల ద్వారా డేటాను సేకరించడంలో సహాయపడుతుంది వనరులను నిర్వహించడానికి సెన్సార్ల నుండి సేకరించిన డేటాను ఉపయోగించుకుంటుంది ఆపై విద్యుత్తు వ్యవస్థ యొక్క మొత్తం మెరుగుదల మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం కోసం స్వీయ ఆప్టిమైజ్ మరియు ఆటోమేటెడ్ నిర్ణయాలు తీసుకుంటుంది సెన్సార్ల నుండి సేకరించిన డేటా వేర్వేరు గణాంక పద్ధతులు యంత్ర అభ్యాస పద్ధతులు మరియు విభిన్న AI పద్ధతుల అమలు ద్వారా వేర్వేరు అంచనాలను ప్రదర్శించడంలో సహాయపడుతుంది నీటి రంగంలో IIoT నీటి పంపిణీ వ్యవస్థలో అమర్చబడిన స్మార్ట్ సెన్సార్ల నుండి సేకరించిన డేటాను ఉపయోగించి నీటిని ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది IoT సెన్సార్లు నీటి పీడనం నీటి నాణ్యత మొదలైనవాటిని ట్రాక్ చేయగలవు మోడల్ నీటి పంపిణీ వ్యవస్థ యొక్క విస్తరణలలో ఒకటైన మునుపటి ఉపన్యాసంలో మీకు ఇప్పటికే చూపించాను మరియు SCADA ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ పొందడంలో ఎలా సహాయపడుతుంది మరియు పరిమాణం గురించి ఆలోచన మరియు సిద్ధాంతపరంగా ఆ నీటి పంపిణీ వ్యవస్థ యొక్క వివిధ జంక్షన్ల ద్వారా ప్రవహించే నీటి నాణ్యత పొందడంలో సహాయపడుతుంది ప్రాథమికంగా నీటి లీకేజీని అంచనా వేయడం తరువాత నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం వంటి విభిన్న లక్షణాలు నీటి రంగంలో కూడా IIoT ని విస్తరించడంతో చేయవచ్చు పవన శక్తి రంగంలో అదేవిధంగా IIoT విస్తరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది వేర్వేరు గాలి ఉత్పత్తి చేసే టర్బైన్లను రిమోట్గా నియంత్రించడంలో సహాయపడుతుంది వీటిని కొన్ని నియంత్రణ స్టేషన్ నుండి నెట్వర్క్ ద్వారా రిమోట్గా నియంత్రించవచ్చు పర్యవేక్షణ మరియు నియంత్రణ రెండూ IIoT మోహరించిన విండ్ ఎనర్జీ ప్లాట్ఫామ్లో చేయవచ్చు పవన శక్తి సౌర శక్తి మరియు IoT ఆధారిత సౌర శక్తి రంగ సెన్సార్లు నియంత్రణ ప్యానెల్ నుండి పనితీరును పర్యవేక్షిస్తాయి సేకరించిన డేటా విశ్లేషించడానికి క్లౌడ్ సర్వర్కు పంపబడుతుంది మరియు పరికరం యొక్క సమస్య హార్డ్వేర్ సంబంధిత సమస్య లేదా నెట్వర్క్ సంబంధిత సమస్య ను అర్థం చేసుకోవడానికి ఈ IoT సహాయపడుతుంది మొత్తంమీద సౌర గ్రిడ్లను ఆప్టిమైజ్ చేసిన పద్ధతిలో మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు విద్యుత్ ప్లాంట్లో IIoT అమలులో వివిధ సవాళ్లు ఉన్నాయి భద్రతా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం శక్తి ప్రసారం విద్యుత్ ప్రసారం ఉన్న కార్యాచరణ సాంకేతిక పరిజ్ఞానం గురించి మాత్రమే మాట్లాడటం లేదు కానీ ఇప్పుడు మనం సమాచార ప్రసారం గురించి సేకరించిన డేటా ప్రసారం గురించి కూడా మాట్లాడుతున్నాము డేటా యొక్క భద్రత వ్యక్తుల గోప్యత ఇవన్నీ నెట్వర్క్ యొక్క ఏకీకరణ మరియు సాంప్రదాయ విద్యుత్ సరఫరాతో కమ్యూనికేషన్ ద్వారా పరిగణించవలసిన విభిన్న సమస్యలు తక్కువ శక్తి పరికరాలు IoT పరికరాలు వనరుల పరిమితి శక్తి పరిమితి బ్యాటరీ శక్తి మరియు మొదలైనవి పరిగణించవలసిన విభిన్న సమస్యలు ఈ విభిన్న లక్షణాలు మరియు మనం ఇంతకుముందు చర్చించిన సవాళ్లు ఇవి భద్రతా సమస్యల అమలును సవాలుగా మారుస్తాయి స్కేలబిలిటీ సమస్యలు అలాగే ఉన్నాయి కనెక్ట్ చేయబడిన పరికరాల సంఖ్య కాలక్రమేణా పెరుగుతుంది దీనికి ప్రాథమికంగా డేటా బ్యాండ్విడ్త్లో పెరుగుదల అవసరం తక్కువ శక్తి పరికరాలను కలిగి ఉన్న భద్రతా గోప్యతకు సంబంధించి ఈ విస్తృత వర్గీకరణలు వాటి భద్రత మరియు IoT కనెక్ట్ చేయబడిన పరికరాల సంఖ్యను పెంచే పరంగా స్కేలబిలిటీ అవసరం మనం క్లౌడ్తో అనుసంధానం గురించి మాట్లాడుతున్నాము కాని డేటాను క్లౌడ్కు పంపించి తిరిగి పొందడం గురించి నెట్వర్క్ యొక్క నిర్ణయాత్మకత కూడా ముఖ్యం ఇవన్నీ ప్రాథమికంగా ప్రాసెసింగ్ ఆలస్యాన్ని సుమారు 200 మిల్లీసెకన్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతాయి మరియు ఇది ప్రాథమికంగా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మొత్తం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు తత్ఫలితంగా వివిధ నియంత్రణ చర్యలు తీసుకుంటుంది ప్రామాణికం కాని ప్రోటోకాల్స్ ప్రామాణికం కాని ప్రామాణీకరణ యంత్రాంగాలు ప్రామాణికం కాని భద్రతా యంత్రాంగాల అమలుకు సంబంధించి పేలవమైన డిజైనింగ్ ఇవి విద్యుత్ ప్లాంట్లలో IIoT అమలులో ఉన్న ఇతర విభిన్న సవాళ్లు మనం ఈ ప్రత్యేక ఉపన్యాసం చివరికి వచ్చాము విద్యుత్ రంగంలో IIoT మరియు IoT అమలు యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాల యొక్క ముఖ్యాంశాలను మనం చూశాము అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని మనం చూశాము కాని సవాళ్లు కూడా భారీగా ఉన్నాయి విద్యుత్ ప్లాంట్లలో IoT అమలు లేదా విస్తరణ కోసం మొత్తం నిర్మాణాన్ని కూడా చూశాము మరియు సమగ్రంగా విద్యుత్ రంగం ప్రాథమికంగా వేర్వేరు యంత్రాలను మరియు సరఫరా గొలుసును విద్యుత్తు ఉత్పత్తి చేసే స్థానం నుండి వినియోగ స్థానం వరకు చూసుకుంటుంది మొత్తం గొలుసు యొక్క ఆటోమేషన్ గురించి జాగ్రత్త తీసుకోవడం IIoT విద్యుత్ రంగంలోవిస్తరణలో సంబంధం కలిగి ఉంటుంది ఇవి కొన్ని భిన్నమైన సూచనలు ధన్యవాదాలు